అందరికీ నమస్కారంమనం సేవలకు సంబంధించిన వ్యాపారాలలో ధరల వ్యూహాలను చర్చిస్తున్నాము మీ ముందు ఉన్న ఈ ప్రత్యేకమైన స్లైడ్తో నిన్న ముగించాము మనం గుర్తుపెట్టుకోవలసినది ఏమిటంటే ఈరోజు మనం అధునాతన అంశమైనా ఆదాయ నిర్వహణ గురించి చర్చించాలి అధిక స్థిర వ్యయ నిర్మాణం సాపేక్షంగా స్థిర సామర్థ్యం క్రమంగా విలువ తగ్గిపోయే వస్తువులుఅస్థిర మరియు అనిశ్చిత డిమాండ్ మరియు కస్టమర్ ధర సున్నితత్వం వంటివి సేవలకు బాగా వర్తిస్తాయి ఈ క్రింద తెలుపబడిన ఏ సేవలు ఈ ప్రమాణాలకు సరిపో గలవు అని మీరు అందరూ ఒకసారి ఆలోచించండి మనం విమానయాన సంస్థలను చూడవచ్చు హోటళ్ళను చూడవచ్చు క్రూజ్ షిప్లను చూడవచ్చు కారు అద్దెలు కారు అద్దె సేవలను చూడవచ్చు ఇవి సేవలు ఈ ఐదు ప్రమాణాలకు సరిపోయేవి వీటి గురించి మనం మాట్లాడుతున్నాము రెవెన్యూ నిర్వహణ అనగా ఇది ప్రాథమికంగా ఒకే సమయంలో వివిధ రకాల వినియోగదారులకు మరియు వివిధ రకాల డిమాండ్లకు వివిధ రకాల ధరను వసూలు చేస్తుంది మనం ఒక వైమానిక సంస్థ యొక్క నిర్దిష్ట విమానం ఉదాహరణకు బొంబాయి నుండి గోవాకు లేదా ఢిల్లీ నుండి గోవాకు లేదా ఢిల్లీ నుండి త్రివేంద్రం వంటి ప్రదేశాలకు వెళ్లే విమానాలు చూసినట్లయితే ఇందులో వివిధ రకాలైన వినియోగదారులు ఉన్నారు కొందరు బిజినెస్ కోసం ప్రయాణిస్తారు కొందరు సమావేశాల కోసం మరికొందరు విహారయాత్రలకు వెళ్ళవచ్చును కాబట్టి ఈ విభిన్న కస్టమర్లకు వివిధ రకాల డిమాండ్లు మరియు వివిధ రకాల ధర సున్నితత్వం ఉన్నాయి మరియు ఈ ఉదాహరణలో పాల్గొన్న విమానయాన సంస్థల లేదా హోటళ్ళు సేవలకు వారి ప్రయాణానికి వివిధ రకాల బడ్జెట్లు కూడా ఉన్నాయి ఇక్కడ పెద్ద మౌలిక సదుపాయాల స్థిర వ్యయం గదుల సంఖ్య లేదా విమానయాన సంస్థలలో సీట్ల సంఖ్య వంటి సాపేక్షంగా స్థిర సామర్థ్యం ఉంది మనం ఒక నిర్దిష్ట కాలంలో చూస్తున్నాం అంటే ఒక నిర్దిష్ట విమానము లేదా ఒక నిర్దిష్ట రోజు లేదా హోటల్ యొక్క సీజన్ లేదా ఓడ యొక్క ఒక నిర్దిష్ట క్రూజ్ లేదా ఒక నిర్దిష్ట రోజు అద్దె కారు సేవలు అందువల్ల మనకు ఈ విలువ కోల్పోయే జాబితా ఉంటుంది ఎందుకంటే ఆ విమానం బయలుదేరే ఈ సమయంలో కొన్ని సీట్లు ఖాళీగా ఉంటే లేదా కొన్ని సీట్లు చాలా తక్కువ ధరకు అమ్ముడైతే లేదా కొన్ని సీట్లు సరైన రకమైన వినియోగదారులతో నిండి ఉండకపోతే సంస్థలు అవకాశాలను కోల్పోతున్నాము దానిని మనం ఎప్పటికీ తిరిగి పొందలేము మరియు అంతకుముందు మనం చర్చించాము దీనిని మనం సేవ యొక్క విలువ కోల్పోయే లక్షణాలుగా పిలుస్తాము విమానయాన సంస్థలు హోటళ్ళు వంటి సంస్థలో ఈ లక్షణాలకు ముఖ్యంగా స్థిరమైనవి ఇప్పుడు దీనిపై బోర్డులో మీకు మరికొన్ని అవకాశాలు ఉన్నాయి మీరు ఇక్కడ చూడగలిగినట్లుగా మనకు x అక్షం మీద స్థిర ధర మరియు అస్థిర ధర ఉన్నాయి y అక్షం మీద మనకు సేవ యొక్క వ్యవధి ఉంది అక్కడ మనం ఊహించదగిన వ్యవధి మరియు ఊహించలేని వ్యవధి ని తీసుకున్నాం మీరు రెస్టారెంట్ను చూస్తున్నట్లయితే రెస్టారెంట్లో ఒక కస్టమర్ అతని లేదా ఆమె భోజనం లేదా సమూహాన్ని ఎంతసేపు ఉంటారు మరియు వారు ఏమి ఆర్డర్ చేస్తారు ఆర్డరింగ్ మధ్య వారు ఎంతకాలం గడుపుతారు మొదలైనవి ఊహించలేనివి అదేవిధంగా సినిమాల విషయంలో వ్యవధి ఊహించదగినది అందువల్ల ధర సాధారణంగా నిర్ణయించబడుతుంది మనకు చాలా ఆసక్తి ఉన్న క్వాడ్రంట్ ఊహించదగిన గిరాకీ ఉన్న అస్థిర ధర కలిగినది ఈ ప్రత్యేకమైన క్వాడ్రంట్ డిమాండ్ ఊహించలేనిది అయితే అస్థిర ధర నిర్ణయానికి కొన్ని ఇతర సమస్యలు ఉన్నాయి కాబట్టి మన ప్రయోజనం కోసం రెవెన్యూ నిర్వహణ కోసం మేము ఈ ప్రత్యేకమైన క్వాడ్రంట్పై ఆసక్తి కలిగి ఉన్నాము ఇప్పుడు ఇక్కడ చూపినట్లుగా ఆదాయ నిర్వహణ యొక్క మొత్తం ఉద్దేశ్యం ఏమిటంటే మీ సేవా సౌకర్యం యొక్క వివిధ విభాగాలతో విభిన్న రకాల డిమాండ్లు వేర్వేరు చెల్లింపు సామర్థ్యాలతో వివిధ రకాల కస్టమర్లను సరిపోల్చడం ద్వారా సేవ యొక్క ఒక్కొక్క సమయానికి ఆదాయాన్ని పెంచడం ఆదాయ నిర్వహణను సరిగ్గా వర్తింపచేయడానికి మేము చాలా సమాచారమును సేకరించాలి మేము కొన్ని సందర్భాల్లో రోజుకు గంట గంటకు లేదా వారానికి వారానికి డిమాండ్ నమూనాను గమనించాలి ఏ రకమైన కస్టమర్లు ఏ రకమైన డిమాండ్తో వస్తున్నారు ఏ సమయంలో మరియు మొదలైనవి మనం చూడాలి కాబట్టి నేను కొంచెం ఎక్కువ చర్చించి మీకు కొంత ఉదాహరణ చూపిస్తే ఇది స్పష్టమవుతుంది కానీ చివరికి మనం చేయటానికి ప్రయత్నిస్తున్నది పరిమిత సామర్థ్యం ఉంటే ఈ సమయంలో మనం గమనించాల్సిన అవసరం ఉంది ఇక్కడ మేము వేర్వేరు బకెట్లను అభివృద్ధి చేయడానికి ప్రయత్నిస్తున్నాము ఇది బకెట్ నంబర్ 1 ఇది బకెట్ నంబర్ 2 ఇది బకెట్ నంబర్ 3 ఇక్కడ మేము వేర్వేరు ధరలను వసూలు చేస్తాము మరియు మేము బకెట్లను సృష్టించాలి అవి మనకు కొంత కేటాయించగల సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి లేదా కొంత సామర్థ్యాన్ని ఒక బకెట్ నుండి మరొక బకెట్కు మార్చవచ్చు ఇవి సాపేక్షంగా ఒక హోటల్లో లేదా విమానయాన సంస్థలలో బాగా జరుగుతాయి ఎందుకంటే సామర్థ్యం వైపు కూడా మేము కొన్ని ఆవిష్కరణలు చేయవచ్చు తద్వారా డిమాండ్ బదిలీపై ఆధారపడి బిజినెస్ క్లాస్ సీట్ల కోసం కేటాయించిన స్థలాన్ని ఎకానమీ సీట్లకు లేదా ఎకానమీ సీట్ల కోసం కేటాయించిన స్థలాన్ని బిజినెస్ క్లాస్ కి సులభంగా మార్చవచ్చు సీట్లను తరుచూ మార్చుకునే విధంగా తయారు చేయబడ్డాయి లేదా కొన్ని సందర్భాల్లో మీరు వివిధ రకాల సౌకర్యాలను సృష్టించవచ్చు ఇవి సౌకర్యాలను జోడిస్తాయి మరియు మీరు ఎకానమీ బిజినెస్ మరియు వీటికి మధ్యలో క్లాస్ ని కూడా మార్చుకునే సామర్థ్యంతో సృష్టించవచ్చు మనం వీటిని ప్రీమియర్ ఎకానమీ అని పిలుస్తాము ఇక్కడ సీట్లు ఎకానమీ సీటు కావచ్చు కానీ సేవలు బిజినెస్ క్లాస్తో సమానంగా ఉంటాయి ఇవి మనం ఇంతకుముందు చర్చించిన కొన్ని విభిన్న అవకాశాలు కానీ నేను ఇప్పుడు వివిధ రకాల బకెట్ల కోసం గ్రాఫ్ను గీసిన విధానం మీరు సులభంగా అర్థం చేసుకోవచ్చు మనం చూస్తున్నది ఏమిటంటే సేవ యొక్క యూనిట్ ధరతో మళ్ళీ మనం ఇంతకుముందు చూసిన యూనిట్ల డిమాండ్ పరిమాణానికి ఒక పరస్పర సంబంధం ఉంది కాబట్టి కొన్ని రకాల డిమాండ్లు ఉన్నాయి ఈ డిమాండ్ చాలా వ్యాకోచమైనది కాబట్టి మీకు యూనిట్ ధర తగ్గినట్లయితే మీ డిమాండ్ మారుతుంది కాబట్టి ధరలో చిన్న మార్పు అంటే డిమాండ్ నమూనాలో పెద్ద మార్పు ఉంటుంది మరోవైపు మేము ఈ రకమైన డిమాండ్ను కలిగి ఉండవచ్చు ఇక్కడ ధర మారవచ్చు కానీ అది ఆచరణాత్మకంగా ఎటువంటి మార్పుకు లేదా డిమాండ్లో చాలా తక్కువ మార్పుకు కారణం అవుతుంది కాబట్టి ఇది ఈ D కాబట్టి సేవల ధర అస్థిరత పెద్ద మార్పులు ధర మార్పులు డిమాండ్పై తక్కువ ప్రభావాన్ని చూపుతాయి మరియు ఇది ఇతర D ఇది డిమాండ్ ధర వ్యాకోచమైనది ధరలలో చిన్న మార్పులు డిమాండ్లో పెద్ద మార్పులకు దారితీస్తాయి ఇవి ఇప్పుడు ఆసక్తికరంగా ఈ రకమైన సేవల్లో ఊహించదగిన వ్యవధికి ఈ అస్థిరమైన ధర అంటే బొంబాయి గోవా విమానం వంటిది వివిధ రకాల డిమాండ్లు ఉన్నాయి మరియు అందువల్ల మేము రేటు ఫెన్సింగ్ అని పిలిచే వివిధ రకాలు అంటే వేర్వేరు ధరలకు వేర్వేరు బకెట్లను సృష్టించడం చాలా సాధ్యమవుతుంది ఇప్పుడు ఈ రేటు ఫెన్సింగ్ లు ఉత్పత్తికి సంబంధించినవి కావచ్చు కాబట్టి మీరు ఈ చార్టులో చూసినట్లుగా అవి ప్రయాణ తరగతి బిజినెస్ క్లాస్ వర్సెస్ ఎకనామిక్ క్లాస్ లాగా ఉండవచ్చు లేదా హోటల్లో ప్రీమియర్ రూమ్ డీలక్స్ రూమ్ స్టాండర్డ్ రూమ్ మొదలైనవి అవ్వవచ్చు లేదా అది థియేటర్లో సీటు రకం స్థానమైనా అవ్వవచ్చు కాబట్టి ఇవి వెనుక భాగంలో కొన్ని లగ్జరీ సీటింగ్ అమరికతో ప్లాటినం సీట్ల మాదిరిగా ఉంటాయి మరియు గోల్డ్ క్లాస్ సిల్వర్ క్లాస్ మరియు వివిధ రకాల సీట్లు ఉండవచ్చు మీకు సులభంగా చూప్పాలంటే ఈ ఉత్పత్తుల ఆధారిత రేటు ఫెన్సింగ్ గురించి మీకు బాగా తెలుసు మరియు సాధారణంగా వినియోగదారులు బిజినెస్ క్లాస్ ప్రజలు ఎక్కువ సౌకర్యాలు పొందినప్పుడు మనకు ఇబ్బంది గా ఉండదు ఎందుకంటే వారు దాదాపు రెట్టింపు ధర చెల్లిస్తున్నారని మనకు తెలుసు లేదా కొంతమంది ప్లాటినం క్లాస్ వినియోగదారులకు ప్లాటినం తరగతి సీట్లు ఇవ్వబడ్డాయి దానికి మనం పగబట్టడం లేదు అలా మనం చేయము ఎందుకంటే వారు చాలా ఎక్కువ చెల్లిస్తున్నారని మనకి తెలుసు కొన్నిసార్లు ఇలా కూడా కావచ్చు రొట్టె మరియు అల్పాహారం అందించి వాటి ఖర్చును ధరలో చేర్చడం లేదా విమానాశ్రయం పికప్ వంటి కొన్ని సౌకర్యాల ఆధారంగా రేటు ని నిర్ణయించవచ్చు మీరు మీ గమ్యస్థానానికి చేరుకున్నప్పుడు ఒక రకమైన భయం ఉండవచ్చు మిమ్మల్ని ఆ నగరంలోని మీ గమ్యస్థానానికి చేర్చకుండా వదిలి వేయవచ్చు లేదా మీ విమాన ప్రయాణం కంటే ముందుగానే మీ ఇంటి నుండి పికప్ కోసం రావచ్చు ఈ రోజుల్లో ఇది చాలా ప్రబలంగా లేదు చాలా విమానయాన సంస్థలు వారి బిజినెస్ క్లాస్ లేదా ఫస్ట్ క్లాస్ ప్రయాణికుల కోసం వాళ్ల గమ్యస్థానాలు చేర్చే సేవలు అందిస్తున్నాయి లేదా మీరు బయలుదేరే ముందు ఉచిత భోజన సౌకర్యం ఉండవచ్చు మీరు విశ్రాంతి తీసుకోవచ్చు లేదా మీ రాకతో మీరు తాజాగా స్నానం చేసి మీ ప్రయాణానికి నేరుగా వెళ్ళవచ్చు అందువల్ల ఇవి మంచి పని అంటే మేము వివిధ రకాలైన సేవలు అనుబంధ సేవలు లేదా ప్రధాన సేవ చుట్టూ సేవలను మెరుగుపరుస్తున్నాము కాబట్టి ప్రధాన సేవ ఢిల్లీ నుండి లండన్ వరకు ప్రయాణం మరియు అందువల్ల ఆ కోర్సు సేవలో ఉత్పత్తి ఆధారిత ఫెన్సింగ్ ఉండవచ్చు ఇది బిజినెస్ క్లాస్ మొదలైనవి ఇక్కడ వివిధ రకాల సదుపాయాల మీద ఆధారపడి ఉంటుంది అవి బలోపేతం లేదా సేవా అనుబంధ సేవలు లేదా సేవా స్థాయికి సంబంధించి కూడా ఉండవచ్చు మీరు తరచూ ప్రయాణించేవారు అయితే మీకు ఒక నిర్దిష్ట రకమైన ఫెన్సింగ్ ఉంది ఇది ప్రాధాన్యత నిరీక్షణ జాబితాకు సంబంధించినది లేదా అధిక సామాను అనుమతించడం కావచ్చు సాధారణంగా తమ వ్యాపార తరగతి ప్రయాణికుల కోసం అన్ని విమానయాన సంస్థలు 30 కిలో గ్రాముల చెక్ ఇన్ కి కేటాయిస్తారు 10 కిలోలు లేదా 12 కిలోల చేతితో పట్టుకునే వస్తువులు కు అనుమతిస్తారు అయితే ఎకనామిక్ క్లాస్ లో 15 కిలోలు చెక్ ఇన్ కి కేటాయిస్తారు వస్తువులు మరియు 7 కిలోల చేతితో పట్టుకునే వస్తువులు కు అనుమతిస్తాయి కొన్ని సందర్భాల్లో చెకిన్ బ్యాగేజ్ లేదు ఉచిత చెకిన్ బ్యాగేజ్ లేదు కాబట్టి సేవా స్థాయి ఆధారంగా మీరు చూసేటప్పుడు ఇవి వివిధ రకాల వర్గాలను సృష్టించవచ్చు ఫెన్సింగ్ అనేది లావాదేవీ లక్షణాలపై కూడా ఆధారపడి కూడా ఉంటుంది ఉదాహరణకు బుకింగ్ సమయం కాబట్టి మీరు రేపు విమానానికి బుక్ చేస్తుంటే మీరు ఎప్పుడైనా ఇది అత్యధిక ధరను చెల్లిస్తారని ఆశిస్తారు అయితే మరోవైపు మీరు బయలుదేరడానికి 2 గంటల ముందు మీ బుకింగ్ చేస్తే మీరు చాలా ఆకర్షణీయమైన రేటును పొందవచ్చు ఎందుకంటే ఇది ఇంకా నింపబడని మిగిలిన కొన్ని సీట్ల కోసం ఎయిర్ లైన్స్ ప్రారంభించిన అమ్మకం అవుతుంది కాబట్టి విమానానికి అదే రోజు లేక మూడు రోజులు ముందు వరకూ ఆ విమానానికి ఎక్కువ డిమాండ్ ఉంటుంది అయితే మీరు 3 వారాలు 4 వారాల ముందుగానే బుక్ చేసుకుంటే చాలా తక్కువ రేటు ఉండవచ్చు అదేవిధంగా మీరు నిజంగా అందుబాటులో ఉన్న చివరి నిమిషంలో సీట్లు తీసుకుంటుంటే అది చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి మనం ధరల కదలికలో ఉన్నాము కాబట్టి సమయం బుకింగ్ సమయం లేదా రిజర్వేషన్ ఆధారంగా మనం ధర పొందుతాము ఇది గమ్యస్థానం బట్టి కూడా ఉండవచ్చు ఉదాహరణకు మీరు ఢిల్లీ మరియు లండన్ మధ్య రిటర్న్ టికెట్ కోసం టికెట్ కొనుగోలు చేస్తుంటే మరియు మీ టికెట్ భారతదేశంలో కొనుగోలు చేయబడితే ఎవరో లండన్ లో చెల్లించాల్సిన ధర కంటే మీ టికెట్ ధర తక్కువగా ఉండే అవకాశం ఉంది కాబట్టి ఈ రెండు విభాగాలు ఒకేలా ఉన్నప్పటికీ లండన్లో టికెట్ కొన్న వారితో పోలిస్తే మీ ధర భిన్నంగా ఉండవచ్చు అయితే మీరు బుధవారం ప్రయాణించినట్లయితే మీ విమానం టికెట్ ధరశనివారం ప్రయాణించే వారి టికెట్ ధర కన్నా ఎక్కువగా ఉండవచ్చు ఎందుకంటే సాధారణంగా కొన్ని విభాగాలలో వారాంతపు డిమాండ్ తక్కువగా ఉండవచ్చు కానీ మీరు చూసేటప్పుడు ఇది ఎల్లప్పుడూ నిజం కాదు ఉదాహరణకు ఢిల్లీ గోవా విమానంలో వారాంతపు డిమాండ్ చాలా ఎక్కువగా ఉండవచ్చు కాబట్టి నేటి సెషన్ ప్రారంభంలో నేను చెప్పినట్లుగా ఆదాయ నిర్వహణకు మంచి సమాచార సేకరణ మరియు గణాంక గణిత నమూనాలను ఉపయోగించి సమాచారం యొక్క మంచి వివరణ అవసరం మీరు టికెట్ వాడకంలో సౌలభ్యం కోసం చూస్తున్నట్లయితే కొన్నిసార్లు మీరు అధిక ధర చెల్లించాల్సి ఉంటుంది కాబట్టి మీరు నిర్ణీత రోజు స్థిర విమాన టికెట్ తీసుకుంటుంటే సాధారణంగా ధర తిరిగి చెల్లించదగిన లేదా మార్చగల టికెట్ కంటే తక్కువగా ఉంటుంది కొన్నిసార్లు స్థిర ధర టికెట్ జరిమానా తో మార్చవచ్చు ఇవన్నీ మనం సృష్టిస్తున్న వివిధ రకాల రేటు విభాగాలు మరొక రకమైన రేటు ఫెన్సింగ్ వినియోగ లక్షణాలపై ఆధారపడి ఉంటుంది అంటే వచ్చే సమయం మరియు ఉపయోగం యొక్క వ్యవధి అవి సంతోషకరమైన గంటలు వంటివి ఇది సాధారణంగా రెస్టారెంట్లో 4 PM మరియు 6 PM లేదా 3 PM మరియు 6 PM మధ్య ఉంటుంది పానీయాలలో 2 కొంటే 1 మీకు ఉచితంగా అందించవచ్చు లేదా ఇది మీకు ప్రత్యేక ధరలకు కొన్ని ప్రత్యేకమైన చిరుతిండిని అందిస్తుంది అందువల్ల ఈ కాలాన్ని పబ్బులు బార్లు మరియు రెస్టారెంట్లలో చాలా ప్రాచుర్యం పొందిన సంతోషకరమైన గంటలు అని పిలుస్తారు ఇక్కడ పానీయాలు అందిస్తారు ఈ సంతోషకరమైన గంటలు ఇక్కడ నుండి వస్తాయి కాబట్టి మీరు నిజంగా మీ ఆనందాన్ని తక్కువ ధరకు పొందుతారు లేదా కొన్నిసార్లు విమానయాన సంస్థలు పర్యాటక బోర్డులో వినియోగంలో ఒప్పందం కుదుర్చుకుంటాయి అంటే మీరు గురువారం ప్రయాణించి శనివారం తిరిగి రాకపోతే వారు ధరను తగ్గించాల్సి ఉంటుంది కాని మీరు ఆదివారం తిరిగి వస్తారు లేదా మీరు సోమవారం తిరిగి వస్తారు కాబట్టి వారాంతంలో మీరు హాంకాంగ్లో ఉంటే కొంత టికెట్ తక్కువ ధరకే ఉంటుంది ఎందుకంటే వైమానిక సంస్థ హాంకాంగ్ టూరిజం బోర్డుతో కలిసి పనిచేస్తుంది మరియు ఇది చాలా ఇతర దేశాలకు వర్తిస్తుంది లేదా మీరు 7 రోజులు బస చేస్తే కొన్నిసార్లు మీరు తక్కువ ధర చెల్లించాలి ఎందుకంటే మీరు హోటల్స్లో పర్యటిస్తూ దృశ్యాలను సందర్శించడం కోసం చుట్టూ తిరుగుతుంటే ఆ గమ్యస్థాన ఆర్థిక వ్యవస్థ సుసంపన్నం అవుతుంది కాబట్టి మీరు ఒక వారం పారిస్ టికెట్ తీసుకుంటుంటే అంటే మీరు 1 వారం తర్వాత తిరుగు ప్రయాణం చేస్తే మీరు చెల్లించే ధరఈ రోజు వెళ్లి రేపు లేదా 2 రోజుల తరువాత తిరిగి వచ్చే ధర కంటే చౌకగా ఉంటుంది అంతేకాకుండా ధర బయలుదేరే ప్రదేశంపై కూడా ఆధారపడి ఉంటుంది కొన్నిసార్లు బ్యాంకాక్ నుండి లండన్ బయలుదేరే విమానాలు ఢిల్లీ నుండి లండన్ బయలుదేరే విమానాల కంటే చౌకగా ఉండవచ్చు కాబట్టి చివరికి మీరు వినియోగ లక్షణాల ఆధారంగా ఉత్పత్తి మరియు ఉత్పత్తి సంబంధిత అదనపు ప్రయోజనాలు లేదా సమయం మరియు సమయ సంబంధిత అదనపు ప్రయోజనాలు వివిధ రకాల రేట్లకు దారితీస్తుంది మరియు మొత్తానికి చివరి లక్షణాలు కొనుగోలుదారు లక్షణాలు కాబట్టితరచూ ప్రయాణం చేసే ప్రయాణికులు మరియు సమూహంలో ప్రయాణించే వ్యక్తులు ఒక నిర్దిష్ట రేటు ప్రయోజనాన్ని పొందవచ్చు కాబట్టి మీరు ఒక టూరింగ్ గ్రూపులో భాగంగా 35 మందిని ఒకేసారి పెద్ద మొత్తంలో బుకింగ్ చేసుకుంటున్నారు మరియు అందువల్ల మీరు మొత్తం క్రికెట్ జట్టు కోసం ఒక హోటల్ యొక్క బ్లాక్ బుకింగ్ చేస్తున్నట్లు ప్రత్యేక ధర పరిగణనలోకి తీసుకోవచ్చు అంతేకాక క్రికెట్ జట్టు మరియు సాధారణంగా ఆటగాళ్లకు లాండ్రీ మరియు ప్రత్యేక భోజనం దాదాపు ఉచిత అల్పాహారం మరియు వంటి కొన్ని అదనపు అధికారాలను డిమాండ్ చేయగలదు హోటల్ వారు ఎలాంటి డిమాండ్లను సరళితో ఈ రకమైన ప్యాకేజీని చెల్లించాలి కాబట్టి మీరు హోటల్లో ఒక సమయంలో ప్రత్యేక ధర కోసం చూస్తున్నట్లయితే చాలా బిజీ పీక్ సీజన్ అప్పుడు మీకు ప్రత్యేక ప్యాకేజీ వచ్చే అవకాశం లేదు కాబట్టి కొనుగోలుదారు లక్షణాలు సమయ ఆధారిత అవకాశాలతో సరిపోతాయి చివరకు మీకు ఇలాంటి రేఖాచిత్రం లభిస్తుంది ఇక్కడ ఇది యాక్సెస్ ఇది డిమాండ్ చేసిన సీట్ల సంఖ్యను చూపిస్తుంది మరియు ఇది సీట్ల ధరను చూపిస్తుంది ఇక్కడ మీరు చూడగలిగినది మొదటి తరగతి మరియు ఇది వాస్తవానికి డిమాండ్ గ్రాఫ్లో భాగం ఇది చాలా అస్థిరమైనది అందువల్ల దీని కోసం ఒక నిర్దిష్ట సామర్థ్యం బుక్ చేయబడే ప్రాంతం ఇది చాలా ధర మరియు సున్నితమైనది కాదు మరియు ఇది మొత్తం భాగం అయితే ఇది మొత్తం సామర్థ్యం అయితే ఈ భాగం అవుతుంది మొదటి తరగతి కోసం రిజర్వ్ చేయబడినది అప్పుడు మరొక విభాగం మరొక కోటా ఉండవచ్చు ఇది పూర్తి ఛార్జీల ఆర్థిక వ్యవస్థ కోసం కేటాయించబడింది ఇవి సాధారణంగా కార్పొరేట్ ప్రయాణికులపై ఉన్న వ్యాపార వ్యక్తులపై ప్రయాణించే వ్యక్తులు మళ్ళీ వారు ఈ భాగంలో ఉన్నారు ఇక్కడ వారు ఫస్ట్ క్లాస్ ప్రయాణికుల కంటే కొంచెం ఎక్కువ ధర మార్పుకు సున్నితంగా లేరు తదనుగుణంగా మీరు ధరలను చూసేటప్పుడు 3 వారాల ముందస్తు కొనుగోలుతో కొన్ని శనివారం రాత్రి బసతో ఒక వారం ముందస్తు కొనుగోలు చేయవచ్చు మీరు సీటు ధరపైకి రావడం మరియు తదనుగుణంగా మీ బకెట్ పరిమాణం కూడా విస్తరిస్తోంది కాబట్టి ఇక్కడ మాకు శనివారం రాత్రి బసతో మూడు వారాల ముందస్తు కొనుగోలు ఉంది మరియు ఇది వాస్తవానికి ఒక నిర్దిష్ట ప్రమోషన్ కాలానికి ఇష్టపడే విభాగం మరలా మీరు చివరి నిమిషాల సీట్ల కోసం ఆలస్య అమ్మకాలను చూస్తారు అది మనం చాలా తక్కువ ధరకు కూడా చేయగలము ఎందుకంటే ఇక్కడ సామర్థ్యం నిర్ణయిస్తుంది ఇది చివరి నిమిషంలో వదిలివేసిన సీట్లు అవుతుంది మరియు చాలా సార్లు ప్రజలు ఈ స్టాండ్ను అవకాశం ద్వారా తీసుకుంటారు మేము వరుసగా 3 రోజులు విమానాశ్రయానికి వెళ్ళవచ్చు మరియు ప్రత్యేకంగా వారు కోరుకుంటే అక్కడ చాలా తక్కువ ధర లభిస్తుంది కానీ స్పష్టంగా ఎవరో ఒకరికి బిజినెస్ అపాయింట్మెంట్ బొంబాయిలో మరియు నిర్దిష్ట రోజులో ఉంది అప్పుడు ఆ వ్యక్తి ఈ స్థాయిలో ధర చెల్లించాల్సి ఉంటుంది ఇక్కడ ధరగా ఎవరైనా వేచి ఉండి అవకాశం తీసుకొని మూడుసార్లు విమానాశ్రయానికి వెళ్ళవచ్చు మరియు అతను లేదా ఆమె గోవాకు వచ్చిన రోజు పట్టించుకోదు అప్పుడు ధర చాలా తక్కువగా ఉంటుంది కొన్నిసార్లు విమానయాన సంస్థలు వారి డిమాండ్ సరళిని చూస్తాయి కాబట్టి మీకు చాలా కాలం మాదిరిగా రుతుపవనాల అమ్మకాలు ఉంటాయి అంటే ఆగస్టులో రెండు వారాల వ్యవధి ఉండవచ్చు ఇక్కడ బొంబాయి నుండి ఢిల్లీ ధర తగ్గించవచ్చు కాబట్టి మీకు 50 శాతం తగ్గింపు 40 శాతం తగ్గింపు లభిస్తుంది ప్రజలు సాధారణంగా ప్రయాణించని వ్యక్తులు ఈ అవకాశాన్ని వినియోగించుకొని మరియు ఆ సీట్లను పొంది వారి బంధువులను స్నేహితులను సందర్శించవచ్చు కాబట్టి ఇది మేము చర్చిస్తున్న దాని యొక్క వర్ణన ఇది ధర బకెట్లు మరియు ఫెన్సింగ్ లను సృష్టిస్తోంది అర్థం చేసుకోవడం కానీ మీరు చూడగలిగినట్లుగా మీరు మొదట మీ డిమాండ్ గ్రాఫ్ ఇలా కనిపిస్తుందా లేదా ఇది ఇలా ఉందా లేదా అని తెలుసుకోవడానికి చాలా మంచి డేటాను పొందాలి ఇది మీ డిమాండ్ సరళిని మీరు చూసిన డేటా ఆధారంగా ఉంటుంది అలాగే మీ సామర్థ్యంలో ఎంత శాతం ఎలాంటి డిమాండ్ని అందిస్తుందనేది మరియు ఏ విధమైన చెల్లింపు సామర్థ్యం ఎలాంటి కస్టమర్లు ఇతర అవసరాలు ఏమిటి అని మీరు తెలుసుకోవాలి కాబట్టి ఉచిత అల్పాహారం ఇవ్వడం హోటల్లో తీపిగా ఉండటానికి దాదాపు తప్పనిసరి కావచ్చు కాని ఇది సాధారణ గదులకు వసూలు చేయబడవచ్చు లేదా మీరు ఒక ప్యాకేజీని సృష్టించవచ్చు ఇది సాధారణ గదులకు కూడా బ్రెడ్ మరియు అల్పాహారం ప్యాకేజీ కాబట్టి మీ సేవ ఏమిటి మీరు ఏ విధమైన డిమాండ్ నమూనాలను గమనిస్తారు మీరు ఎలాంటి వ్యక్తులతో సేవ చేస్తారు ఎలాంటి చెల్లింపు సామర్థ్యం ఏ రకమైన లక్షణాలు మరియు మొదలైన వాటిపై ఆధారపడి ఉంటుంది ఈ మంచి డేటాతో మీరు దీన్ని సృష్టించవచ్చు గ్రాఫ్ చేసి ఆపై మీరు ఈ కంచెలను సృష్టించవచ్చు కాబట్టి సేవా ధరలను ఆచరణలో పెట్టడం ఈ ప్రశ్నకు ప్రాథమికంగా సమాధానం ఇస్తుంది ఈ ఏడవ ప్రశ్న మీ ముందు ఉంది ఎంత వసూలు చేయాలి మరియు ఎవరికి ఎంత ఎప్పుడు వసూలు చేయాలో మరియు ధరలకు ఆధారం ఏమిటి ఎవరు చెల్లింపును సేకరిస్తుంది ఎలాంటి చెల్లింపు ఇది క్రెడిట్ కార్డు చెల్లింపునా ఇది నగదు చెల్లింపునా ఇది దీర్ఘ క్రెడిట్ అవుతుందా ఇది కార్పొరేట్ క్రెడిట్ అవుతుందా మరియు మొదలైనవి ఇవి ఎప్పుడు అంత క్లిష్టమైనవి కానప్పుడు మేము చేసిన చెల్లింపు ఎప్పుడు చేయాలి కాని క్లిష్టమైనది ఏమిటంటే ఎవరికి ఎంత వసూలు చేయాలి మరియు ఎప్పుడు మరియు ఎలా మీ ధరలను మీరు కమ్యూనికేట్ చేస్తారు ఎందుకంటే ఒక విషయం ఏమిటంటే మీరు రాబడి నిర్వహణ లేదా దిగుబడి నిర్వహణను వేరియబుల్ ధర తెలిసినట్లుగా సాధన చేస్తే మీరు చాలా స్పష్టంగా మరియు పారదర్శకంగా ఉండాలి ఎందుకు మరియు ఎలా మీరు దీన్ని చేస్తున్నారు మరియు ఆసక్తి ఉన్న కనీసం మీ పద్దతి నీ వారు యాక్సెస్ చేయగలగాలి కాబట్టి మీరు వారిని ప్రయాణానికి తీసుకువెళుతున్నారని లేదా ఎవరో గొప్ప డిమాండ్ ఉన్నప్పుడు వాటిని పూర్తి చేయడానికి ప్రయత్నిస్తున్నారని ప్రజలు భావించరు పుస్తకంలో నేను 6 వ అధ్యాయం చెప్పినట్లుగా మీరు చూడవలసినది మరియు దానికి తోడు ఒక అద్భుతమైన వ్యాసం ఉంది దీనిని దిగుబడి నిర్వహణ కోసం వ్యూహాత్మక లివర్ లు అని పిలుస్తారు మరియు ఆ కాగితం ఇది చాలా ప్రసిద్ధమైన చాలా ఆసక్తికరమైన పరిశోధన కాగితం మరియు ఇది పేజీ సంఖ్య 196 పేజీ 196 అందుబాటులో ఉందని నేను అనుకుంటున్నాను కాబట్టి మీరు దీన్ని మరింత లోతుగా అర్థం చేసుకోవాలనుకుంటే దయచేసి మీరు 196 వ పేజీలో చేయగలిగే మరింత వివరమైన చర్చకు అదనంగా ఈ ప్రత్యేకమైన కాగితాన్ని చదవండి మరియు ఈ దశలో మా సేవల మార్కెటింగ్ ఏడవ ఎడిషన్ అయిన ఈ టెక్స్ట్ పుస్తకంలో నేను పేర్కొనవచ్చు మాకు చాలా ఆసక్తికరమైన కేసు ఉంది ఇది హోటల్ కోసం మరియు ఆదాయ నిర్వహణ సవాలు ఆదాయ నిర్వహణను అభ్యసించడానికి దీన్ని సేకరించడానికి సేకరించే డేటా రకం మీరు కేస్ నంబర్ 8 ను అధ్యయనం చేస్తే మేము బాగా అర్థం చేసుకుంటాము ఆగ్రా బీచ్ హోటల్ బ్లాక్ బుకింగ్ అనేది ఒక పీక్ పీరియడ్ సమయంలో చాలా ఆసక్తికరమైన కేసు హోటల్ బుకింగ్ కోసం ఒక గొప్ప పర్యాటక కేంద్రంగా ఉన్న ఒక హోటల్ను సంపాదించే క్రికెట్ బృందం గురించి సంబంధించింది మరియు హోటల్ యాజమాన్యం తీసుకున్న విధానం ఏమిటి మరియు మీరు హోటల్ మేనేజ్మెంట్తో విశ్లేషించవచ్చు మరియు సలహా ఇవ్వవచ్చు క్రికెట్ జట్ల అభ్యర్థనను అంగీకరించాలి లేదా తిరస్కరించాలి మరియు ఈ రెవెన్యూ నిర్వహణ గురించి దీని గురించి మీకు బాగా అవగాహన వస్తుంది ధన్యవాదాలు